రెండవ వారపు నాలుగవ భాగానికి స్వాగతం ఈ భాగంలో మనం ముఖకవళికలు వాటి ప్రాముఖ్యత అందులో రకాలు మరియు ఈ దిశలో జరుగుతున్న సరికొత్త పరిశోధనలను గురించి తెలుసుకుందాం మన ముఖం మన శరీరంలో కెల్లా అత్యంత వ్యక్తీకరణ భాగం ఇది 'మనస్సు యొక్క సూచిక' అని కూడా ప్రాముఖ్యత పొందినది సాధారణ ఉద్దేశం ప్రకారం మన ముఖం మన భావాలనూ మరియు భావోద్వేగాలను చాలా స్పష్టంగా ప్రదర్శిస్తుంది కాబట్టి మన ముఖకవళికలు సమాచారాన్ని ఇతరులతో ఇచ్చిపుచ్చుకోవడం మరియు పంచుకోవడం వంటి సామాజిక వ్యవహారాలలో ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తాయి ఇది మానవ సమాజం యొక్క ప్రాథమిక ధర్మం రేచల్ జాక్ "ఒక శతాబ్దానికి పైగా తత్వవేత్తలు మానవ శాస్త్రవేత్తలు మనస్తత్వవేత్తలు మరియు జీవశాస్త్రవేత్తలలో ముఖ కవళికలు మోహానికి మరియు అనుభవ పరిశోధనకు మూలంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించారు మన సామాజిక పరస్పర చర్యలు భావోద్వేగాల పరస్పర అవగాహనపై ఆధారపడి ఉన్నాయి ఈ భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా ఒకరితో ఒకరం సంభాషించ లేము మరియు ఒక సమాజంగా కలిసి బ్రతకలేము ఈ ప్రాథమిక మరియు ప్రధాన కార్యం ముఖకవళికల సహాయంతో నిర్వర్తించ బడుతుంది ముఖ కవళికలు ఒక సమాచారాన్ని ఇతరులకు అందించాల లేదా కొన్నిసార్లు దాచాల అనే మన నిజమైన ఆలోచనని తెలిపే శక్తివంతమైన సంకేతాలు ముఖకవళికల ప్రాంతంలో శాస్త్రీయ దర్యాప్తుకు సంబంధించినంతవరకూ మానవ భావోద్వేగాల విశ్వవ్యాపకత యొక్క ఆలోచనను సూచించిన మొదటి వ్యక్తిగా మనం డార్విన్ అనే గ్రంథంలో ఆయన మనిషి ముఖంలో భావాల మరియు భావోద్వేగాల వ్యక్తీకరణ వివిధ సమాజాలలో సార్వత్రికమైనదని ప్రతిపాదించారు కాకపోతే ఈ ఆలోచన వివిధ ఇతర శాస్త్రజ్ఞుల ద్వారా చాలా తొందరగా తిరస్కరించబడినది డార్విన్ ప్రచురణకు సంబంధించి మరియు మానసిక వాస్తవాలను ధ్రువీకరించే పద్ధతికి సంబంధించి కొన్ని ప్రయోగాత్మక చర్యలను చేపట్టారు ప్రచురణకు ముందు పుస్తకానికి సంబంధించిన పరిశోధనలో భాగంగా ఆయన ఒక ప్రశ్నాపత్రాన్ని అందరికీ పంపారు ఈ పుస్తక ప్రచురణకు సంబంధించి మరొక ఆసక్తికరమైన అంశం ఆయన ఈ పుస్తకంలో కొన్ని ఛాయాచిత్రాలను జత చేయడానికి బలవంతపెట్టారు డార్విన్ అని పిలిచే దానిపై ప్రాథమిక ప్రయోగాలు జరగడం మొదలయ్యాయి ప్రచురణ గృహం వారు మరియు ప్రచురణకర్తలు రచన లో ఛాయాచిత్రాలను జత చేయడాన్ని పాఠకులు ఆదరించక పోవచ్చని డార్విన్ రచించిన ఈ పుస్తకం నుండే తీసుకోబడ్డాయి ఇవి అతను ఈ పుస్తకంలో ఉపయోగించిన అసలు ఛాయాచిత్రాలు

ఈ పుస్తకంలో డార్విన్ యొక్క ఆలోచనను తిరస్కరించిన ప్రముఖులలో ఒకరు అయితే 20వ శతాబ్దం ఆఖర్లో పాల్ ఎక్మాన్ గమనించారు ఆనందం కోపం భయం ఆశ్చర్యం ఉదాసీనత అసహ్యం మరియు తిరస్కారం వంటి సార్వత్రిక భావాలు ముఖకవళిక లతో ముడిపడి ఉన్నాయి అతను సాంస్కృతిక విభేదాలకు కారణాలను కూడా గమనించి వివిధ సంస్కృతులలో కొన్ని ముఖకవళికల లో తేడాలను సందర్భాన్ని బట్టి కూడా పరిగణలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు పాల్ ఎక్మాన్ ముందుగా ఆరు ప్రాథమిక భావోద్వేగాలను సూచించారు తన ముందరి పరిశోధనను పరిశీలించిన తరువాత 7 సాధారణ సార్వత్రిక ముఖకవళికలు ఉన్నాయని తెలిపారు ఈ జాబితాలో తిరస్కారాన్నిఆ తరువాత చేర్చారు సార్వత్రిక ప్రాథమిక భావోద్వేగాలు ఆరా లేక ఏడా అన్న చర్చ కొంతకాలం సాగింది కాకపోతే పాల్ ఎక్మాన్ మరియు గిరిజన సంస్కృతులకు చెందిన మనుషులు ఈ ప్రాథమిక భావోద్వేగాలను సరిగ్గా గుర్తుపట్టడం లో సఫలీకృతులయ్యారు అయితే ఈ విశ్వవ్యాప్త వాదన యొక్క సమర్థన మరియు ధ్రువీకరణ గురించి నిరంతర చర్చ జరుగుతూనే ఉంది పాల్ ఎక్మాన్ మరియు అతని బృందం చేస్తున్న విశ్వవ్యాప్తమైన అధ్యయనాలకు మద్దతునిచ్చారు భావోద్వేగాలను రాబట్టే చిత్రాలకు ప్రతిస్పందనగా విభిన్న సంస్కృతుల వారు అప్పటికప్పుడే ఒకే రకమైన భావోద్వేగాల ముఖ కవళికలను ప్రదర్శించారు అన్న ఫ్రిజన్ "అప్పటి నుండి ముఖ కవళికల కోసం తీర్పులను పరిశీలించే 30 కి పైగా అధ్యయనాలు ముఖంలో భావోద్వేగానికి విశ్వవ్యాప్త గుర్తింపును ప్రతిబింబించాయి" అని తమ అధ్యయనంలో తెలియజేశారు ముఖము మరియు ఇతర అశాబ్దిక ఉద్దీపనల లో భావోద్వేగాలను పరిశీలించిన 168 డేటా సెట్ల మెటా విశ్లేషణ సార్వత్రిక భావోద్వేగ గుర్తింపును అవకాశ స్థాయిల కంటే ఎక్కువగా సూచించింది దాదాపుగా 75 అధ్యయనాలు అకస్మాత్తుగా భావోద్వేగాలను రాబట్టినప్పుడు ఇవే ముఖకవళికలు ప్రదర్శింపబడడాన్ని చూపించాయి కాబట్టి ఈ అధ్యయనాలు పాల్ ఎక్మాన్ మరియు అతని బృందం చేసిన మొదటి సూచనలను ప్రామాణికం చేశాయి ప్రాథమిక భావోద్వేగాలను మరియు వీటిని వ్యక్తీకరించే సమయంలో ముఖములో జరిగే కండరాల చర్యను గురించి తెలుసుకుందాం ఎక్మాన్ ప్రకారం సంతోషం మొట్టమొదటి సార్వత్రిక భావోద్వేగం తన పరిసరాల తో అనేక సానుకూల పరస్పర చర్యల వల్ల ఒక వ్యక్తి ప్రేమ ఆనందం మరియు సంతృప్తి యొక్క భావాలను స్వయంగా నివేదించే మూల్యాంకనం ఉల్ఫ్ తమ పరిశోధనలలో చిరునవ్వు వెడల్పు కళ్ళు ఎత్తిన కనుబొమ్మలు మొదలగు ముఖకవళికలు ఒక సంతోషమైన ముఖాన్ని సూచిస్తాయి అని తెలిపారు ఈ భౌతిక లక్షణాలు ఒక మనిషిలో సంతోషాన్ని తెలియజేసినా నిజమైన ఆనందానికి దోహదపడే విషయాలు చాలా క్లిష్టంగా మరియు అదే సమయంలో అత్యంత వ్యక్తిగతంగా ఉంటాయి ఉదాహరణకు కొంత మందికి భౌతిక స్థానాలు ఆనందాన్ని ఇస్తే మరికొంతమందికి భౌతికేతర విజయాలు నిజమైన సంతోషాన్ని కలిగిస్తాయి కాబట్టి సంతోషం అనే ఈ భావోద్వేగం సందర్భానుసారం కలుగుతుంది అయితే ముఖం మీద ఈ భావోద్వేగం యొక్క వ్యక్తీకరణ భౌతిక లక్షణాల సహాయంతో సులువుగా గుర్తుపట్టగలము రెండవ సార్వత్రిక భావోద్వేగం దుఃఖం ఇది మనసులోని సహజ భావాల వల్ల ఉత్పత్తి అవుతుంది ఉదాహరణకు ఎవరైనా ఏదో ఒక నష్టాన్ని వ్యక్తిగత దుఃఖాన్ని లేదా బాధను అనుభవిస్తున్నప్పుడు ఈ భావోద్వేగం కలుగుతుంది కాకపోతే ఈ భావోద్వేగ స్థితి తాత్కాలికమైనదని తెలుసుకోవడం చాలా ముఖ్యం దీర్ఘకాలం దుఃఖం మరియు అసంతృప్తి నిరాశ వంటి భావోద్వేగ రుగ్మత యొక్క ఫలితం కూడా కావచ్చు మరియు దీనిని అధిగమించే విధానం వేరే కావచ్చు దుఃఖం అనే ఈ భావోద్వేగాన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకు పరిమితం చేసే అవకాశం కూడా ఉంది చాలా పరిశోధనలు ఒక రకమైన లింగ పక్షపాతం మరియు సామాజిక సూత్రాల ప్రతిబింబం దుఃఖము యొక్క భావ ప్రకటనలో లింగ పాత్రల యొక్క సముచితత్వాన్ని సూచించడాన్ని గమనించాయి ఉదాహరణకు 2002 లో ఆడోల్ఫ్స్ చేసిన అధ్యయనం ప్రకారం దుఃఖము యొక్క భావోద్వేగాలను మగవారి కన్నా ఆడవారే ఎక్కువగా ప్రదర్శిస్తారు ఇటువంటి అధ్యయనాల ద్వారా లింగ పాత్రల యొక్క నిజమైన పరిస్థితి మూస ధోరణి మొదలగునవి తటస్థంగా పరిశీలింపబడవని తెలుస్తున్నది ఎక్మాన్ అనే కండరం కళ్ళలో నీళ్లు వస్తున్నప్పుడు కనురెప్పలు కిందకు వచ్చి మూతపడేందుకు దోహదపడతాయి మూడవ సార్వత్రిక భావోద్వేగం భయం మనందరికీ తెలిసినట్టుగా ఇది చాలా దుఃఖ భరితమైన భావోద్వేగాల లో ఒకటి ఇది నిజమైన లేదా కల్పితమైన ప్రమాదం లేక నొప్పి యొక్క భావనలకు ప్రతిస్పందన ఇది మన ముఖములో చాలా రకాలైన భౌతిక ప్రతిస్పందనల కు కారణం అవుతుంది ఉదాహరణకు పై పెదవిని ఎత్తటం వల్ల నోరు బాగా తెరుచుకుని తప్పించుకోవాలన్న కోరికను లేదా ఇంకొంత ఆక్సిజన్ ను పీల్చుకోవాలి అన్న భావనను తెలియజేస్తుంది ఇంకా నుదురు మరియు కనుబొమ్మలు ముడతలు పడి ముఖానికి మధ్యలోకి వచ్చి పెదవులు కూడా సాగుతాయి ఇంతేకాక మన ముఖంలో ప్రతిబింబించే భయం అనే భావన ఉదాహరణకు గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇతర భౌతిక లక్షణాలతో కూడా కొన్నిసార్లు సంబంధించి ఉంటుంది నాలుగవ సార్వత్రిక భావోద్వేగం కోపం ఇది చిరాకు నుండి విపరీతమైన ద్వేషం యొక్క భావం వరకూ విస్తరించే ఒక అందవిహీనమైన భావోద్వేగం అంతేకాక ఇది చాలా ప్రతికూలమైన భావాలతో కలిసి ఉంటుంది ఉదాహరణకు నిరుత్సాహం చెందడం బాధపడటం కొన్ని పరిస్థితులలో నిరాశ చెందడం ఆందోళన చెందడం లేదా ఒక రకమైన ఇబ్బందిని అనుభవించడం ఒక వ్యక్తి ముఖ్యంగా బాహ్యమైన ముఖ కవళికల ద్వారా ఈ భావోద్వేగాన్ని తెలియజేస్తాడు మరియు కోపం వస్తున్న సమయంలో ఒక వ్యక్తి ముఖకవళికల లో చాలా స్పష్టమైన ముఖ మార్పులు ఉంటాయి కనుబొమ్మలు కిందకు దిగి నుదిటిపై ముడతలు పడి నోరు విస్తృతంగా సాగి గడ్డం గట్టిపడుతుంది అయిదవ సార్వత్రిక భావోద్వేగం ఆశ్చర్యం ఇది ఆకస్మిక విస్మయం యొక్క భావం ఈ భావోద్వేగానికి సంబంధించిన ముఖకవళికలు భావం యొక్క ఆకస్మికతను ప్రతిబింబిస్తాయి అందువల్ల ఈ ప్రత్యేకమైన భావోద్వేగం యొక్క వ్యక్తీకరణలు బహుశా మనకు చాలా నాటకీయంగా మరియు తక్షణమైనవిగా అనిపిస్తాయి ఇది ఒక అతిశయమైన భావోద్వేగం అవ్వడం వలన మన ముఖకవళికల ద్వారా చాలా అతిశయమైన విధాలుగా వ్యక్తీకరింపబడుతుంది కనుబొమ్మలు ఎత్తుగా మరియు వంక గా తిరిగి బహుశా ముడతలు పడి గడ్డం కిందకు పడడం వల్ల నోరు వెడల్పుగా తెరుచుకుంటుంది ఆరవ సార్వత్రిక భావోద్వేగం అసహ్యం ఈ భావం ఒక వ్యక్తి నచ్చకపోవడం అనే భావనతో లేక ఒక ఆలోచన వలనగాని ఒక భౌతిక లక్షణం వలన గాని చుట్టుపక్కల వాతావరణం వలన గాని లేదా చిరాకు వలన గాని కలిగె వికర్షణ తో సంబంధించి ఉంటుంది ఇది ఒక వ్యక్తిని తీవ్రమైన రీతిలో అసంతృప్తిపరిచే భావోద్వేగ ఉద్దీపనకు ప్రతిస్పందన ఈ భావోద్వేగం యొక్క ముఖ్య భౌతిక లక్షణాలు ముడతలు పడిన ముక్కు అదిమి ఉన్నపెదాలూ మరియు నుదురు చిట్లించటం లేవటర్ లేబి సుపీరియరీస్ అనే కండరం అసహ్యం యొక్క ముఖ్య ముఖసంకోచం ఇది ఇష్టం లేకపోవడం మరియు అసహ్యం అనే భావాలను తెలిపేటప్పుడు ముక్కు ముడతలు పడేలా చేసి పై పెదవిని మీదకి తీసుకువెళుతుంది పాల్ ఎక్మాన్ సార్వత్రిక భావోద్వేగాలు గా సూచించిన పట్టీలో ఏడవది చులకన భావం ఇది సాధారణంగా కృత్రిమ నవ్వు లేదా నోటి ఒకవైపు భాగాన్ని పైకెత్తే చర్య ద్వారా ప్రతిబింబిస్తుంది చులకన భావాన్ని ఒక ముఖ్యమైన సూక్ష్మ వ్యక్తీకరణగా కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు నిర్వహిస్తున్న ఇటీవలి అధ్యయనాలు తమ పరిశీలనలను ముఖ కవళికలు మరియు శరీర భంగిమల కలయికకు విస్తరించాయి అంతేకాక అనేక సంస్కృతులను అనుసరించి గర్వం ఇంకా సిగ్గు అనే భావోద్వేగాల యొక్క స్థిరమైన నమూనాల ఆధారాలను గుర్తించారు కాబట్టి సార్వత్రిక భావోద్వేగాలు గా గుర్తింపబడే మరికొన్ని భావాలను మనం త్వరలో విచారించే అవకాశం ఉంది ఎక్మాన్ సూచించిన ముఖ కవళికల సంకేతాలను ఈ పట్టికలో మనం గమనించవచ్చు ఇచ్చిన మూడు వరుసలలో ఒక దానిలో వ్యక్తీకరణలు రెండవ దానిలో కదలికల సంకేతాలు మరియు మూడవ వరుసలో ఒక ప్రత్యేకమైన ముఖకదలికకు కారణమయ్యే కండరాల సంఖ్యలను సూచించారు ఇది ఎక్మాన్ మొదలగు అధ్యయనాల తాజా సాంకేతిక పరిణామాలలో కూడా వీరి ప్రాథమిక అన్వేషణలను ఉపయోగిస్తున్నారు ఈ ఆసక్తికరమైన వీడియోలో ఏడు రకాల సార్వత్రిక ముఖకవళికలను సూచించి వాటిని క్లుప్తంగా వివరించారు దాదాపుగా 10000 సూక్ష్మ వ్యక్తీకరణలు ఉన్నాయి కానీ ఈరోజు మనం ముఖ్యమైన ఏడింటిని మాత్రమే చర్చిస్తాం మొదటిది కోపం ఎవరైనా కనుబొమ్మలను కిందకు వంచి పెదాలను ఒక కఠినమైన గీత కింద మార్చినప్పుడు కోపం అనే సూక్ష్మ వ్యక్తీకరణను మనం గమనించవచ్చు ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడానికి ముందు వారి ముఖాన్ని గమనించినట్లయితే మనం ఈ సూక్ష్మ వ్యక్తీకరణను చూడవచ్చు కొన్నిసార్లు వారు ధైర్యాన్ని ప్రదర్శించడానికి గడ్డాన్ని పైకి ఎత్తుతారు కాకపోతే ఈ చర్యను దాడిని మొదలుపెట్టే సంకేతంగా కూడా మనం భావించవచ్చు ఎదుటి వ్యక్తి లో కోపాన్ని చదవగలిగే ఉత్తమ మార్గం వారి కనుబొమ్మల మధ్య గీతల కోసం చూడటం ముఖ్యంగా ఎదుటి వ్యక్తిని ఆజ్ఞపిస్తున్నపుడు లేదా వారిని సూచనలు అడుగుతున్నప్పుడు ఈ సంకేతాల కోసం గమనించడం మంచిది రెండవది భయం భయంలో కళ్ళలోపలి తెలుపు ఎక్కువగా కనిపిస్తుంది కనుబొమ్మలు పైకి ఎత్తి నా నోరు మాత్రం తటస్థంగా ఉండి అరవడానికి లేదా ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదంతా పరిణామాత్మక దృక్పధాన్ని బట్టి అర్థవంతంగా ఉంటుంది కళ్ళు ఎక్కువ వెలుగును తీసుకోవడానికి మరియు ఎక్కువ చూడడానికి అనుకూలంగా పైకి వెళతాయి మరియు నోరు పోరాటానికి లేదా పారిపోవడానికి ప్రతి క్రియగా మీ శరీరాన్ని సిద్ధం చేసే క్రమంలో అరవడానికి లేదా ఊపిరి తీసుకోవడానికి సిద్ధమవుతుంది కాబట్టి మీరు ఎవరినైనా భయపెట్టినప్పుడు లేదా వారు భయపడే విషయాన్ని చెప్పినప్పుడు సాధారణంగా వారు ఇటువంటి ముఖకవళికలను ప్రదర్శిస్తారు మూడవది ఆనందం ఆనందం ఒక అద్భుతమైన సూక్ష్మ వ్యక్తీకరణ నిజానికి ఇది ఒక పెద్ద పాత చిరునవ్వు ఈ నవ్వు నిజమైనదో కాదో కంటి చుట్టూ ఏర్పడే ముడతల ద్వారా తెలుసుకోవచ్చు కొంతమంది వీటిని క్రోస్ ఫీట్ అని పిలుస్తారు పదిమందిలో ఒకరు మాత్రమే అవసరాన్ని బట్టి ఈ ముడతలను సృష్టించగలరు కాబట్టి దీని ద్వారా ఒక వ్యక్తి చిరునవ్వు నటిస్తున్నాడా లేక నిజంగానే ఆనందంగా ఉన్నాడా అన్న విషయాన్ని కనిపెట్టవచ్చు ఎవరికైనా ఆనందం కలిగించే వార్త చెప్తున్నప్పుడు వారి ప్రతిస్పందనను గమనించడం ముఖ్యం ఎందుకంటే వారు నిజంగానే ఆనందంగా ఉన్నారా లేక మిమ్మల్ని సంతోష పెట్టడానికి నటిస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అంతేకాక ఒక అమ్మాయిని ఆకర్షించే ప్రయత్నంలో మీరు మాట్లాడే మాటల స్పందనలను వారిలో గమనించడం ఒక మంచి సంకేతం నాలుగవది చులకన భావం ఇది ఒక విషయానికి సంబంధించి అసహ్యం లేక అపరాధ భావన లేక అసంతృప్తిని సూచిస్తుంది అంతేకాక ఈ భావాన్ని సులువుగా గుర్తుపట్టవచ్చు ఇది సాధారణంగా నోటి ఒకవైపు భాగాన్ని పైకెత్తే చర్య ద్వారా కలిగె కృత్రిమ నవ్వు డాక్టర్ జాన్ గోట్మాన్ అతని చికిత్స కార్యాలయంలో జంటల పై పరిశోధన చేసి ఈ చులకన భావం యొక్క సూక్ష్మ వ్యక్తీకరణను వారిలో గమనించినప్పుడు అది విడాకులకు దారితీసే ఆస్కారం ఉన్నదని గమనించారు ఇంకొక వ్యక్తి మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీ ముఖము పై ఒకవైపు పైకెత్తిన నోటి చర్యను వారు అపార్థం చేసుకునే లోగా మీ ఆధీనంలోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యం ప్రత్యేకించి చనువు గల సంబంధాలలో రెండవ వ్యక్తి పై ద్వేషాన్ని జెయించడం చాలా కష్టం అయిదవది ఆశ్చర్యం భయంతో పోలిక ఉన్నా ఆశ్చర్యంలో మీరు నోటిని కిందకు జార్చిన్నప్పుడు కనుబొమ్మలు పైకి వెళతాయి భయానికి ఆశ్చర్యానికి మధ్య ఉన్న పెద్ద తేడా ఆశ్చర్యంలో నోరు వదులుగా ఉంటే అదే భయంలో బిగువుగా ఉంటుంది కేవలం దీని ఆధారంగా కనుక్కోవడం కష్టం కాబట్టి మనం ఆశ్చర్యంలో గమనించాల్సిన మరొక విషయం కనుబొమ్మలు గుండ్రంగా మారటం అదే భయంలో అయితే అవి తిన్నగా ఉంటాయి ఇది నుదుటిపై ఉండె విభిన్న కండరాల వలన సాధ్యపడుతుంది ఈ రెండిటి మధ్య తేడాలను కనుక్కోవటం చాలా ముఖ్యం ఉదాహరణకు మీరు ఇంకొకరితో ఒక రహస్యాన్ని పంచుకుంటున్నప్పుడు వారి ముఖములో ఈ రెండింటిలో ఏ ముఖాన్ని ప్రదర్శిస్తారో దాన్ని బట్టి వారికి ముందే ఆ రహస్యం తెలుసో లేదో కనిపెట్టవచ్చు ఉదాహరణకు వారిని ఎవరో మోసం చేస్తున్నారు అన్న విషయం వారికి ముందే తెలియవచ్చు లేదా మీ సహోద్యోగి తల్లి కాబోతోంది అనే విషయం మీకు ముందే తెలుసని చెప్పడం మీకు ఇష్టం లేకపోవచ్చు ఆరవది విచారం ఇది అన్నిటిలోకి నటించడానికి చాలా కష్టతరం అయ్యే సూక్ష్మ వ్యక్తీకరణ ఒక చిరునవ్వు కన్నా ఈ భావాన్ని వ్యక్తీకరించడానికి ఎక్కువ కండరాలు అవసరమవుతాయి అంటే విచారం అనే సూక్ష్మ వ్యక్తీకరణను మనం గమనించినప్పుడు చాలాసార్లు అది నిజమయ్యే అవకాశం ఉంది ఎవరైనా విచారంలో ఉన్నప్పుడు వారి పెదాల చివర్లు కిందకు వంగి ఒక విధమైన ముఖం చిట్లించిన భావన కలుగుతుంది సహజంగా విచారం ఒక దీర్ఘమైన ముఖకవళిక కొన్నిసార్లు ఇది రెండు సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఉంటుంది కనుబొమ్మల లోపలి భాగం దగ్గరగా వచ్చి నిలువ వరుసలు ఏర్పడతాయి మళ్లీ ఈ వ్యక్తీకరణను నకలు తీయటం చాలా కష్టం ఏడవది అసహ్యం ఇది చెడు వాసన తగిలినప్పుడు లేదా చాలా చెత్త పరిహాసం విన్నప్పుడు కలుగుతుంది పై పెదవి పైకి వెళ్లి ముక్కు కొద్దిగా ముందుకు వచ్చినట్టు ఉంటుంది కనుబొమ్మలు కూడా కొద్దిగా దగ్గరకు వస్తాయి అసహ్యం ముఖ్యమైనది అంతేకాక మనం అసలు ఊహించని సమయాలలో బయట పడుతుంది ఉదాహరణకు ఎవరినైనా మనం ఇంకొకరి మీద అభిప్రాయాన్ని అడిగినప్పుడు వారు అసహ్యాన్ని ప్రదర్శించవచ్చు మీరు చెప్పిన ఆలోచన నచ్చనప్పుడు లేదా ఇంకా చెప్పాలంటే ఎవరైనా ప్రవర్తనలో కాక ఆలోచనల్లో జాతి వివక్షత కలిగినవారు అయినప్పుడు ముఖంలో ఈ భావాలను మనం గమనించవచ్చు కాబట్టి ఈ ఏడు ముఖ్యమైన సూక్ష్మ వ్యక్తీకరణలు ఈ చర్చ మొదట్లో ఎలా మన ముఖకవళికలు సార్వత్రికమైనవా లేక మన సాంస్కృతిక నేపథ్యం మీద ఆధారపడి ఉంటాయా అనే వాదన వినపడిందో అది ఇకపై కొనసాగించబడింది విశ్వవ్యాప్త భావనలను మొదటిగా ఎక్మాన్ ప్రముఖంగా వ్యాఖ్యానించారు ఈ అభిప్రాయానికి కూడా చాలా విమర్శనాత్మక ఆదరణ లభించింది మానవ ప్రవర్తన యొక్క పెరుగుతున్న ప్రమాణ పత్రికలు మరియు మానవ శాస్త్ర పరిశోధనలు గతంలో మానవత్వంలో సహజమైనవి జీవసంబంధమైనవి మరియు సాధారణమైనవిగా పరిగణించబడ్డ సాంస్కృతిక ప్రవర్తన యొక్క అంశాల గురించి అవగాహనను సృష్టిస్తున్నాయని మనం గమనించవచ్చు ప్రత్యేకించి కొన్ని సంకేతాలను మనుషులు కనుగొన్నారు ఉదాహరణకు అవును మరియు కాదు అనే భావాలను సూచించే సంకేతాలు ఒకప్పుడు తల ఊపడం సరేననడానికి సార్వత్రిక సంకేతమని భావన ఉండేది కాకపోతే కొన్ని సంఘాల లోనూ మరియు సాంస్కృతిక సమూహాల లోనూ ఈ సంకేతం యొక్క అర్థం భిన్నంగా ఉంటుంది అదే సమయంలో ఎన్నో విభిన్నమైన పలకరింపు సాంప్రదాయాలు ఉన్నాయి అందులో కొన్ని చాలా హింసాత్మకమైనవి కూడా అలాగే ప్రతికూల భావనల వ్యక్తీకరణ కూడా సార్వత్రిక మైనది కాదని మనం గమనించవచ్చు జపాన్ సంఘాలలో ప్రతికూల భావనను సహజంగా వ్యక్తీకరించరు వీరి ఉద్దేశం లో ప్రతికూల వ్యక్తీకరణలు లేదా ప్రతికూల భావాలూ లేక భావోద్వేగాలను నవ్వు తో కప్పిపుచ్చాలని దీనివలన మాట్లాడుతున్న ఎదుటి వ్యక్తికి వారి వ్యక్తిగత బాధ గురించి ఎటువంటి ఊహ కలగదని నమ్ముతారు ప్రధానంగా మన ముఖకవళికలు ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని తెలుపుతాయి మరియు ప్రత్యేక భావోద్వేగం యొక్క ఈ సమాచారాన్ని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడు ఇలా ఒక విధంగా మనుషులు సంభాషించాలన్న ప్రాథమిక అవసరాన్ని నెరవేర్చుకుంటారు కాబట్టి ముఖకవళికలు మన హావభావాలు మన భంగిమలు మొదలగు అశాబ్దిక కమ్యూనికేషన్ యొక్క అంశాలు సందేశాన్ని ఖచ్చితంగా చేరవేయటానికి సమాచార సంకేతాలని గుర్తుపట్టి డికోడ్ చేస్తాయి ఈ ప్రత్యేకమైన వీడియో లో మన ప్రవర్తన యొక్క కొన్ని అంశాలలో సార్వత్రికంగా భావించబడిన కొన్ని సాంస్కృతిక భేదాలను ఆసక్తికరంగా ప్రదర్శించారు ఈ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి భావోద్వేగాలను అనుభూతి చెందుతాడు ఇంకా భావోద్వేగాలనేవి ఆకస్మికంగా పుట్టే భావాలూ లేక తలపులే తప్ప జాగ్రత్తగా ఆలోచించిన అభిప్రాయాలు కావు ఇతర సంస్కృతులలో ఉద్భవించిన భావోద్వేగాల వ్యక్తీకరణ లో భేదాలను ప్రాపంచిక దృక్పథంతో మనం ఎలా అర్థం చేసుకుంటాం ఇది ఒక పెద్ద సమస్య లాగా మనకు అనిపించదు చైనా వ్యక్తి ఆనందంలో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడని మనం భావిస్తాము కాకపోతే నిజం ఏమిటంటే విభిన్న సంస్కృతుల లో భావోద్వేగాల వ్యక్తీకరణ అనుభూతుల అనుభవం ఇంతకుముందు పరిశోధనలో చర్చించినట్టు దేశ దేశానికి భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు కొన్ని దేశాలలో ఒక వ్యక్తి చనిపోతే వారి అంత్యక్రియలకు హాజరై బాధను వ్యక్తం చేయటం సర్వసాధారణం కాకపోతే ఇంకొన్ని దేశాలలో ఒక వ్యక్తి ఎటువంటి భావాన్ని కనబడకుండా మరియు బాధను వ్యక్తపరచకుండా ఉండటాన్ని ఆశిస్తారు ఈ సాంస్కృతిక అమరికాలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎటువంటి దుఃఖాన్ని ప్రదర్శించకుండా వారి భావోద్వేగాన్ని వ్యక్తీకరిస్తారు టహీటి భాషలో ఆ పదం లేకపోవడం అక్కడి సంస్కృతి లో బాధ అనే భావవ్యక్తీకరణకు చోటు లేదని తెలుస్తున్నది పదాలు లేకపోవడం అందువల్ల ఆ పదాల కు సంబంధించిన భావోద్వేగాల వ్యక్తీకరణ లేకపోవడం చాలా ఇతర సంస్కృతుల మనం గమనిస్తాము జపాన్లో లో ప్రత్యేకించి అటువంటి ఒక ఒంటరి పదాన్ని మనం గమనించలేము ఇంకొక ఉదాహరణ ఎస్కిమోలకు లకు వారి సంస్కృతిలో ఆందోళనకు ప్రత్యేకమైన పదం లేదు కాబట్టి వారికి ఆందోళనను వ్యక్తీకరించడం లేదా ఎదుటి వ్యక్తి లో దానిని అర్థం చేసుకోవడం సవాలుతో కూడుకున్న పని ముఖకవళికల పై ఈ చర్చను రేచల్ జాక్ లో ఈ ప్రత్యేకమైన వాదనను పక్కన పెట్టి విస్తృత సందర్భాలను అనుసరించి ముఖకవళికలను పరీక్షించడం చాలా ముఖ్యం" భావోద్వేగ సంభాషణ విభాగాలు కూడా ముఖకవళికలను అధ్యయనం చేస్తున్నాయి తత్ఫలితంగా మానవ ముఖాన్ని ఉపయోగించి భావోద్వేగ సంభాషణ యొక్క అధునాతన పద్ధతుల ద్వారా వర్గీకరించబడిన ఆధునిక విధానాలు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విభిన్న రంగాల నుండి దిగుమతి చేసుకున్న పద్ధతులను కూడా ఉపయోగిస్తాయి ఎక్మాన్ నిర్మించడానికి ఉపయోగించబడ్డాయి ఈ బౌండింగ్ బాక్సులను లో ఈ ఆలోచనను దృశ్యమానకంగా వ్యక్తీకరించడానికి వివిధ రకాలైన ముఖకవళికలు నిర్మించబడ్డాయి ముఖంలో మానవ భావోద్వేగ వ్యక్తీకరణలకు సంబంధించి మనం చర్చించాల్సిన విషయం సమకాలీన సాంకేతిక అభివృద్ధి తో ముడిపడి ఉంది అది విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన ముఖకవళికలను ప్రదర్శించే విధంగా సహచర రోబోట్లు ల రూపకల్పన చేయడం అవసరమా లేదా అవి ఒక ప్రత్యేక సంస్కృతిని అనుసరించి భావోద్వేగాలను వ్యక్తీకరించే లా ఉండాలా ఇటువంటి ప్రశ్నలకు మానవ సంభాషణ మరియు సామాజిక ప్రతి చర్య యొక్క విభిన్న జ్ఞానం తో పాటు సమాచార విశ్లేషణ మరియు అధ్యయనం అవసరం అవుతాయి కాబట్టి కమ్యూనికేషన్ యొక్క అశాబ్దిక అంశాల రంగంలో పరిశోధన విలువైన ఆధారంగా మారింది వచ్చే విభాగంలో మన ముఖకవళికల లో స్థూల మరియు సూక్ష్మ వ్యక్తీకరణలను గమనించే ప్రక్రియలో ఈ చర్చను కొనసాగిద్దాం ధన్యవాదములు